ఈ ఉపన్యాసం అధునాతన న్యూమరికల్ ఇంటిగ్రేషన్ యొక్క మూడవ విభాగానికి తీసుకువస్తుంది కాబట్టి చాలా జ్ఞానయుక్తమైన గణితం ఉంది ఆశ్చర్యకరంగా మీకు ఖచ్చితత్వం 2 N 1 కి సమాధానం ఇవ్వగలిగిన గాస్కు ధన్యవాదాలు అదే N పాయింట్లను ఉంచడం ఇది అసాధ్యం అనిపిస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది కాబట్టి కొన్ని స్లయిడ్ల తర్వాత అదే N పాయింట్లను అలాగే ఉంచడం ద్వారా ఆర్డర్ 2N 1 యొక్క యాక్యూరసీని పొందడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం దాని కోసం దశలవారీగా వెళ్తాము ఈ ఫంక్షన్ యొక్క విశ్లేషణాత్మక ఇంటిగ్రల్ మీకు తెలియనప్పుడు సాధ్యమైనంత ఖచ్చితంగా ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ ను కనుగొనడం మన లక్ష్యం ఇప్పుడు ఇది అంతర్గత ప్రాడక్ట్ అని పిలవబడుతుంది కాబట్టి ఇక్కడ మీకు రెండు వెక్టార్లను ఇస్తే వాటి మధ్య కొంత కోణం θతో a మరియు b అని చెప్పండి ఈ రెండు వెక్టార్ల ఇన్నర్ ప్రాడక్ట్ ఏమిటో మనందరికీ తెలుసు మీరు దానిని ఏ విధంగా రాస్తారు విద్యార్థి aTb కాబట్టి లినియర్ ఆల్జీబ్రా భాషలో మనం దీన్ని aTb గా వెక్టార్ భాషలో వ్రాస్తాము రెండూ ఒకే అర్థం ఇస్తాయి ఇప్పుడు ఇది వెక్టార్ యొక్క ఇన్నర్ ప్రాడక్ట్ గురించి ఫంక్షన్ ఇన్నర్ ప్రాడక్ట్ ను మనం ఎలా తీసుకుంటాం ఈ భావన మనకు తర్వాత అవసరం అవుతుంది కాబట్టి డాట్ ప్రాడక్ట్ ఎలిమెంట్ వారీగా డాట్ ప్రాడక్ట్ ఇది ఒక ఇంటిగ్రల్ కు సాధారణీకరిస్తుంది ఇంటిగ్రల్ కాబట్టి మనం రెండు ఫంక్షన్ f g చెబితే మనకు వాటి ప్రాడక్ట్ కావాలి కాబట్టి చిహ్నాలు fg మరియు దాని విలువ abfgdx కాబట్టి వెక్టార్ ఇన్నర్ ప్రాడక్ట్ విషయంలో మీరు ఇన్నర్ ప్రాడక్ట్ని కలిగి ఉండవచ్చు రెండు సున్నా కాని వెక్టార్ యొక్క ఇన్నర్ ప్రాడక్ట్ని మిమ్మల్ని అడిగితే అది 0 అని అనుకుందాం అది మీకు ఏమి చెబుతుంది వెక్టార్ ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి ఇన్నర్ ప్రాడక్ట్ 0 రెండు వెక్టార్లు నాన్ జీరో అయితే వెక్టార్లు ఒకదానికొకటి ఆర్తోగోనల్గా ఉంటాయి నాన్ జీరో ఫంక్షన్లలో రెండు ఇన్నర్ ప్రాడక్ట్ 0 ఉందని మీకు చెబితే అదే పదజాలం ఇక్కడ వర్తిస్తుంది ఈ రెండు ఫంక్షన్ ఒకదానికొకటి ఆర్తోగోనల్ అని చెప్పాము కనుక ఇది ఒకవేళ fg≥0 అయితే f g ఆర్తోగోనల్ అవుతాయి మీరు ఇకపై స్పేస్లో రెండు బాణాలుగా చూడలేరు కానీ కొంత సంగ్రహణ కోసం ఇది ఇప్పుడు మీరు వెక్టార్ నుండి ఫంక్షన్ వరకు డాట్ ప్రాడక్ట్ అనే ఆలోచనను సంగ్రహించారు మరియు మీరు ఆర్తోగోనాలిటీ గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఇది గాసియన్ క్వాడ్రేచర్ అని పిలుస్తారు ఇప్పుడు మనం చర్చిస్తున్న ఇది N కంటే తక్కువ ఆర్డర్ యొక్క అన్ని బహుపదిలకు ఆర్తోగోనల్గా ఉండే ఆర్డర్ N యొక్క పాలినామియల్ని నిర్మించడం అని చెప్పడంతో మొదలవుతుంది కాబట్టి ఇది xkkn k గరిష్టంగా N 1 మీరు k0 కి సమానంగా తీసుకుని అంటే సగటు pN 0 అప్పుడు x x2 తీసుకుంటాము కాబట్టి మీరు చేసేది ఏమిటంటే మీరు N యొక్క పాలినామియల్ ని నిర్మించి ఇది పాలినామియల్ల యొక్క అన్ని దిగువ ఆర్డర్లకు ఆర్తోగోనల్గా ఉంటుంది దీన్ని మీరు ఎలా చేస్తారు వెక్టార్స్తో మనం ఈప్రాసెస్ను ఎలా చేశామో మచూడవచ్చు మీకు ఇలాంటి వెక్టార్లను ఇస్తే 3D స్పేస్లో చెప్పండి v1v2v3 3 డైమెన్షనల్ స్పేస్ ఉన్న ఈ 3 వెక్టార్ చెప్పండి మరియు ఈ 3 వెక్టార్ ఇచ్చినట్లయితే మీరు ఒకదానికొకటి ఆర్తోగోనల్ అయిన 3 వెక్టార్స్ని సెట్ చేయగలరా మీరు చేయవచ్చు గ్రామ్ స్మిత్ పద్ధతి కాబట్టి మీరు అనుసరించేది గ్రామ్ స్మిత్ ప్రాసెస్ మీరు ఒక వెక్టార్ని తీసుకొని దానిని మొదటి వెక్టార్ గా ఉంచండి మొదటి వెక్టార్తో రెండవ వెక్టార్ యొక్క భాగాన్ని తీసివేస్తే తదుపరి వెక్టార్ను పొందుతారు మరియు మీరు ఈ ప్రాసెస్ను N దశల్లో పునరావృతం చేసి N ఒకదానికొకటి అన్ని ఆర్తోగోనల్ ఉన్న వెక్టార్ పొందుతారు కాబట్టి లినియర్ ఆల్జీబ్రా చేయనివి మీరు గ్రామ్ స్మిత్ యొక్క ఈ భావనను ఉపయోగించి చేయవచ్చు అదే ప్రాసెస్ మనం ఫంక్షన్లకు వర్తింపజేయవచ్చు ఎందుకంటే డాట్ ప్రాడక్ట్ ఆర్తోగోనాలిటీ అనే భావన ఫంక్షన్ కి కూడా సరిపోతుంది కాబట్టిమనం 1xx2x3 తో ప్రారంభించవచ్చు కాబట్టి మనం 1xx2 ను తీసుకున్నాము మరియు మీకు ఇంటర్వెల్ 1 1 ఇచ్చాము కాబట్టి ఫంక్షన్ అంటే 1 అని చెప్పండి కాబట్టి fo1 మరియు f2x2 ఈ రెండు ఆర్తోగోనల్ ఒకదానికొకటి ఉన్నాయా మనం తెలుసుకుందాం కాబట్టి మనం ఇలా చేస్తే 11fof2dx 11x2dxx33 11 23 మరియు సమాధానం విద్యార్థి 23 కాబట్టి ఈ రెండు ఫంక్షన్ ఒకదానికొకటి ఆర్తోగోనల్ కాదు కానీ మనం ఈ గ్రామ్ స్మిత్ ప్రాసెస్ వర్తింపజేయడం సమస్య లేదు మరియు మనం పాలినామియల్ ఫంక్షన్ అయిన ఫంక్షన్ సమితి చేరుకోగలము అవి అన్నీ ఒకదానికొకటి ఆర్తోగోనల్గా ఉంటాయి ఇది వాస్తవానికి జరిగింది ఈ పాలినామియల్కు చాలా మంచి పేరు ఉంది ఆర్తోగోనలైజేషన్ తర్వాత మీరు పొందే ఈ పాలినామియల్ను లెజెండ్రీ పాలినామియల్ అని పిలుస్తారు అక్కడ విభిన్న పేర్లు మరియు లక్షణాలతో ఆర్తోగోనల్ పాలినామియల్ కుటుంబాల మొత్తం కుటుంబం ఉంది కానీ ఫంక్షన్ల మధ్య అదే ఆర్తోగోనాలిటీ ఆలోచన ఇంతవరకు అంతా బాగనే ఉంది కాబట్టి దశ1 యొక్క సారాంశం ఏమిటంటే మనం ఆర్తోగోనల్ అయిన పాలినామియల్ సమూహాలను నిర్మించాము కాబట్టి మనం N ని ఫిక్స్ చేస్తే pN సృష్టించాము ఇక్కడ అన్ని x కి ఆర్తోగోనల్గాxk అలాగే ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి అది మనల్ని 2 వ స్టెప్కు తీసుకెళుతుంది ఏవైనా ప్రశ్నలు వున్నాయా ఏమి లేవు కదా ఇప్పుడు స్టెప్ 2 ఈ పాలినామియల్ ఫంక్షన్ యొక్క రూట్స్ ఏమిటి నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం లేదు ఈ Nth ఆర్డర్ పాలినామియల్లో ఎన్ని రూట్స్ ఉంటాయని అడుగుతున్నాను మొదటి ఆర్డర్ పాలినామియల్ ఎన్ని రూట్స్ లేదా జీరో ఉన్నాయి మీరు జీరోలు అని పిలుస్తారు దానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి విద్యార్థి గరిష్టంగా N N గరిష్టం వద్ద కాదు N వద్ద అవి రూట్స్ ను కూడా పునరావృతం చేయగలవు 2 2 రెండుసార్లు పునరావృతం అవుతాయి కాబట్టి N రూట్స్ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి ఫంక్షన్ 0 కి వెళ్లే ప్రదేశాలు కాబట్టి pN0 సంఖ్యా విశ్లేషణ నుండి ఒక చక్కని సిద్ధాంతం ఉంది దీనిని మనం ఇక్కడ నిరూపించలేము కానీ ఆర్తోగోనల్ పాలినామియల్ల కోసం రూట్స్ ఎల్లప్పుడూ వాస్తవంగా మరియు విభిన్నంగా ఉంటాయని దానిని ఉపయోగిస్తాము కాబట్టి ఆర్తోగోనల్ రియల్ మరియు విభిన్న రూట్ కోసం కాబట్టి ఈ చర్చ ఎక్కడికి వెళుతుందో అని మీలో కొందరికి ఆశ్చర్యం కలిగిఉండాలి దానిని దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మన ఫంక్షన్ f అని గుర్తుంచుకోండి పాలినామియల్ కాదని ఇది కొంత సాధారణ ఫంక్షన్ ఇప్పుడు మనం ఆసక్తికరమైన దాన్ని ప్రయత్నించాలని కుంటున్నాము ఆర్డర్ 2 N 1 యొక్క పాలినామియల్ ద్వారా దీనిని అంచనా వేయడానికి ప్రయత్నించాలనుకుంటున్నాము 1 కాబట్టి మనం నేరుగా ఉదాహరణకి వెళ్దాం కాబట్టి ఇక్కడ ఉన్న ఉదాహరణ ఈ సంఖ్య 3 క్యూబిక్ పాలినామియల్ ఆర్డర్ యొక్కపాలినామియల్ హారం పాలినామియల్ ఆర్డర్ 2 కాబట్టి ఇది నిజానికి ఉన్నత పాఠశాలలో చేసిన దానికి వెళ్ళింది దీనిని హేతుబద్ధమైన ఫంక్షన్ యూక్లిడియన్ డివిజన్ అంటారు మనం ఈ విభజన చేస్తే అది ఆర్డర్ 2 ఇది ఆర్డర్ 3 కోషియంట్ ఆర్డర్ 1 అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఉంది మరియు రిమైండర్ కూడా డిగ్రీ విద్యార్థి 1 1 ఈ కేసులో కాబట్టి అదే విషయం ఇక్కడ వర్తిస్తుంది మనకు q ప్లస్ వస్తుంది మనకు కొంత రిమైండర్ r ఉంటుంది కానీ q మరియు r యొక్క ప్రత్యేకత ఏమిటి q మరియు r ఆర్డర్ ఎలా ఉంటుంది స్టూడెంట్ N 1 N 1 గరిష్టంగా ఆర్డర్ ఎందుకంటే N యొక్క పాలినామియల్ని విభజించాము మరియు ఫంక్షన్ ఉజ్జాయింపు 2 N 1 ఆర్డర్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మీరు q కి చేసే మంచిది ఏమిటంటే అది ఆర్డర్ N 1 కాబట్టి N కంటే తక్కువ ఆర్డర్ ఉంటుంది కనుక మనం ఈ ఫార్ములాను f2N 1 ఇక్కడ తెరిస్తే 2 N 1 ఆర్డర్ చేయడానికి అప్ప్రోక్సిమేషన్ వస్తుంది f2N 1qpNr మీ యూక్లిడియన్ డివిజన్ అవుతుంది ఇప్పుడు మీరు తర్వాత ఏమి అనుకుంటున్నారు విద్యార్థి డినామినేటర్ తొలగించబడింది అవును ఇక్కడ ఉన్న ఈ వ్యక్తీకరణలో మనం డినామినేటర్ ను తీసివేసాము మనం pN రెండు వైపులా గుణించాము కాబట్టి మీకు ఒక కోషియంట్ ఉంది మరియు మనకు ఇక్కడ రిమైండర్ ఉంది మన అంతిమ లక్ష్యం ఏమిటి విద్యార్థి ఇంటిగ్రేట్ ఫంక్షన్ను ఇంటిగ్రేట్ చేయడం కాబట్టి మనం తారుమారు చేస్తున్నట్లు చూసాము తర్వాత ఇంటిగ్రేషన్ చేయడానికి ప్రయత్నిద్దాం మరియు ఏమి జరుగుతుందో చూడండి స్లైడ్ టైమ్ని చూడండి 1053 స్టెప్ 4 గా తీసుకుంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మొత్తం విషయాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము ఇవి ఎన్నటికీ నిరవధిక ఇంటిగ్రల్ కాదని గుర్తుంచుకోండి ఇది ఎల్లప్పుడూ డెఫినిట్ ఇంటిగ్రల్ మనం డెఫినిట్ ఇంటిగ్రల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కాబట్టి మీరు చెప్పగలరా ఇక్కడ మొదటి పదం చూద్దాం మనం దీనిని qpN ఇంటిగ్రేషన్ చేసినప్పుడు సమాధానం ఏమిటని అనుకుంటున్నారు సమాధానం 0 గా ఉండాలి ఎందుకంటే q పాలినామియల్ ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ q ఏమిటి విద్యార్థి N 1 N 1 ఇది N 1 కాబట్టి మనం దీన్ని ఇలా qaoa1x aN 1xn 1 గా వ్రాసి ఉండవచ్చు మరియు ఇది pN తో గుణించబడుతుంది మరియు ఇంటిగ్రేట్ అవుతుంది కానీ మనం pN ను ఎలా నిర్మించాము విద్యార్థి ఆర్తోగోనల్ దాని కంటే ప్రతి డిగ్రీకి ఆర్తోగోనల్ తక్కువగా ఉంటుంది ఇది ఇది అది ఇవన్నీ ఆర్తోగోనల్ కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ మొదటి టర్మ్కు 0 కు వెళుతుంది కాబట్టి మీకు ఈ ఇంటిగ్రల్x1xNf2N 1dxx1xNrdx మిగిలి ఉంది మనం r పదాన్ని ఇకపై సరళీకృతం చేయలేము ఇది ఆర్డర్ N 1 కానీ దాని గురించి మనం ఏమి చేయలేము కానీ మనతో ఏమి ఉంది మనకు N పాయింట్లు ఉన్నాయి దీనితో ఫంక్షన్ను అంచనా వేసే అవకాశం ఉంది మనం ఆ N పాయింట్లను ఉపయోగించాలనుకుంటున్నాము మనం దీనిని వ్రాయవచ్చా మనం ఇప్పటికే నేర్చుకున్న దాని ప్రకారం దీనిని మరింత సరళీకృతం చేయగలమా మనం r కు లెగ్రాంజ్ పాలినామియల్ని నిర్మించవచ్చా మనం చేయవచ్చు ఎందుకంటే మనకు f2N 1x ఎక్స్ప్రెషన్ ఉంది మీకు q p r తెలుసు కాబట్టి మీకు r తెలుసు r డిగ్రీ N 1 యొక్క కొంత పాలినామియల్ కాబట్టి మనం ఇంతకు ముందు చర్చించిన లాగ్రాంజ్ పాలినామియల్ని ఉపయోగించవచ్చు కాబట్టి దీనికి ఇంటిగ్రేట్ చేయండి కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఏమిటి మళ్ళీ చాలా సరళంగా i 1 నుండి N కి సమానం మొదటి పదం ఎలా ఉండాలి మనం ఒక ఫంక్షన్ను ఇంటిగ్రేషన్ చేస్తున్నాము కాబట్టి మొదటి పదం కోసం ఇంటిగ్రేషన్ ఫార్ములా ను ఉపయోగిస్తున్నారు లాగ్రాంజ్ పాలినామియల్ల కోసం మనం పొందిన క్వాడ్రేచర్ రూల్ మొదటి పదం r గా ఉండాలి కొన్ని నోడ్ల ద్వారా గుణించబడిన ఫంక్షన్ యొక్క విలువ విద్యార్థి బరువులు వెయిట్స్ కాబట్టి Wi వెయిట్స్ ఫంక్షన్ మీద ఆధారపడి ఉండదు కాబట్టి ఈ వెయిట్స్ x1xNLidx ముందుగా లెక్కించబడినవి గుర్తుంచుకోండి కాబట్టి సమయం ఆదా అయ్యింది కాబట్టి మనం దాని యొక్క ఇంటిగ్రల్ కోరుతున్నాము మరియు మనం ఏదో ఒక విధంగా వేరే ఫంక్షన్ విలువలు కలిగి ఉన్నాము కాబట్టి మనం ఇప్పటివరకు స్థానాలను xi పేర్కొన్నామా లేదు మనం సాధారణంగా దానిని కలిగి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం స్టెప్ 5 యొక్క చివరకు వెళ్దాం అంటే N పాయింట్లు రూట్స్ pN ఎంచుకుంటే కాబట్టి మనం f2N 1 ఏమి చెప్పగలము దాని విలువ దేనితో సమానంగా ఉంటుంది r అవుతుంది ఎందుకంటే pN రూట్ కాబట్టి దీనిని మరియు దానిని కలిపి x1xNf2N 1dx సమానంగా ఉంచితే ఇప్పుడు మనం దీనిని ఇక్కడ ఉపయోగిస్తాము కానీ మనం r భర్తీ చేయగలం కాబట్టి ఈ మొత్తం విషయం ఏమైనప్పటికీ మరియు x యొక్క అప్ప్రోక్సిమేషన్ కాబట్టి ఇది అలా అవుతుంది ఇది సుమారుగా i1NfWi గా ఉండేలా చూద్దాం కాబట్టి ఇది క్వాడ్రేచర్ రూల్లా కనిపిస్తుందా ఇది క్వాడ్రేచర్ రూల్ వలె కనిపిస్తుంది ఎందుకంటే నోడ్ విలువలు ఇవ్వబడ్డాయి స్వతంత్రంగా లెక్కించిన వెయిట్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి మనకు క్వాడ్రేచర్ రూల్ వచ్చింది ఎందుకంటే గాస్ మరియు లెంగెడ్రే ఇద్దరి తెలివితేటల కారణంగా గాస్ లెంగెడ్రే పేరు పెట్టబడింది కాబట్టి మీకు గాస్ లెంగెడ్రే క్వాడ్రేచర్ రూల్ ఉంది ఇది 2 N 1 యాక్యూరేట్ ఆర్డర్ చేయడానికి ఇంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ఏమి చేశారు మనం pN గుర్తించాలి కానీ అది 1 సమయంతొ కూడినది మనం చేయాల్సినది ఏదైనా ఉందా విద్యార్థి సర్ N యొక్క విలువ ఉంటుంది N విలువ విద్యార్థి ఎక్కువ N విలువ ఎక్కువగా ఉంటుంది దాని కంటే N విలువ ఉండదు మనకు మొత్తం 4 పాయింట్ల వద్ద మాత్రమే ఫంక్షన్కి యాక్సెస్ ఉందని చెబితే మీరు p4 సృష్టిస్తారు మీకు ఎంత యాక్యూరసీ కావాలో మీ చేతిలో ఉంది కానీ మీరు N4 ని ఎంచుకున్నప్పుడు మీ సమాధానం ఏ ఆర్డర్కి యాక్యూరేట్ ఆర్డర్ 2 N 1 ఇది స్టూడెంట్ 7 7 హైస్కూల్ విధానంలో మన సమాధానం 3 ఆర్డర్ చేయడానికి మాత్రమే యాక్యూరేట్ N 4 కి సమానం ఎందుకంటే ఇంతకు ముందు మనం N పాయింట్లతో చెప్పిన డిగ్రీ N 1 యొక్క పాలినామియల్ని ఉండవచ్చు కాబట్టి మీకు N 4 చేస్తే మీ సమాధానం ఉత్తమంగా ఉంటుంది మీరు ఒక క్యూబిక్ ఫంక్షన్ను ఇంటిగ్రేషన్ చేయవచ్చు ఇప్పుడు మీరు 4 పాయింట్లతో 7 వ ఆర్డర్ పాలినామియల్ని చేయవచ్చు మీరు చేయాల్సింది ఏమిటంటే మీకు ఫంక్షన్ను ఎక్కడ మూల్యాంకనం చేయాలో ఎంపిక లేదు మీరు xi రూట్స్ pN దగ్గర ఎన్నుకోవలసి వచ్చింది అంతరం h వద్ద మనం ఇంటర్వెల్ ఏకరీతిలో కత్తిరింస్తామని మీరు చెప్పలేరు మీరు అలా చేయలేరు రూట్స్ ను మీరు pN ఉపయోగించాలి లేకపోతే ఈ ప్రాపర్టీ సరికాదు కానీ అది చేయటానికి ఒకటి ఇది కాబట్టి ఈ గాస్ లెంగెడ్రే క్వాడ్రేచర్ రూల్ విషయంలో xi లు మరియు Wi రెండు ముందుగానే లెక్కించబడతాయి అక్కడ గణిత లైబ్రరీలు ఉన్నాయి MATLAB కి దాని C మీకు x లు మరియు w ల సమితిని ఇస్తాయి దాన్ని అలా చేయండి కాబట్టి మనం ఈ క్వాడ్రేచర్ రూల్స్ ను ఇంటిగ్రల్ ఈక్వేషన్ విధానాలలో విస్తృతంగా ఉపయోగిస్తాము మనం ఇంతవరకు చదువుకున్న గాసియన్ క్వాడ్రేచర్ ఆలోచనను ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ తీసుకుంటాం మనం తీసుకున్న ఉదాహరణ ఫంక్షన్ fx13 దాని ఇంటర్వెల్ 11 కాబట్టి కావాల్సిన క్వాడ్రేచర్ పాయింట్ల ఎంపిక మన ఇష్టం కాబట్టి ఉదాహరణకు ఇది మొదటి గాస్ లెంగెడ్రే పాలినామియల్ లేదా లెంగెడ్రే పాలినామియల్ ఇది రెండవది మరియు ఇది p22 కాబట్టి po p1 p2 ను పరీక్షించడానికి అవి ఒకదానికొకటి ఆర్తోగోనల్ ఉన్నాయో లేదో చూద్దాం కాబట్టి మనం ఇన్నర్ ప్రాడక్ట్ని po మరియు p1 తీసుకుంటే మనం 11xdx ను పొందుతాము మరియు ఇది 0 అని మీరు చూడవచ్చు మనకు po మరియు p2 ఉంటే 112dx మనం ఏమి పొందబోతున్నాము ½3x33| 11 x2| 110 అవుతుందని చూడవచ్చు కాబట్టి ఈ పాలినామియల్ పదాలు నిజానికి ఆర్తోగోనల్ అని మనకు చూపిస్తుంది మరియు మనం చేయాల్సిందల్లా ఈ ఇంటిగ్రేషన్ ను మూడు వేర్వేరు పద్ధతుల ద్వారా విశ్లేషించడం కాబట్టి మనం మొదటి ఉదాహరణకు ఏమి పొందాలనుకుంటున్నామని ఖచ్చితమైన గణనను తీసుకోవచ్చు కాబట్టి ఇంటిగ్రల్ 11fdx ఇది పాలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ చేయడం ట్రివియల్ కాబట్టి మనం x144| 114 4 ను పోందుతాము మనం కొంచెం క్లిష్టమైన ఇవ్యాల్యూయేషన్ ను ట్రాపెజోయిడల్ రూల్ విస్తరించిన ట్రాపెజోయిడల్ రూల్ అనే నాసిరకం రూల్ని ఉపయోగించడం ప్రయత్నిద్దాం కాబట్టి ఇక్కడ 3 పాయింట్లు మధ్య స్ఫేసింగ్ 1 నుండి 1 ఉంది కాబట్టి h స్ఫేసింగ్ వాస్తవానికి 1 కి సమానం కాబట్టి 3 పాయింట్ ట్రాపెజోయిడల్ రూల్ మనకు f2ff2 ను ఇస్తుంది కాబట్టి ఇది 5 కి ఇవాల్యూయేషన్ చేస్తుంది కాబట్టి ట్రాపెజోయిడల్ రూల్ ఇప్పటికే ఖచ్చితమైన జవాబును అంచనా వేయడం కంటే ఎక్కువగా ఉందని మరియు అసలు జవాబు 4 గా ఉన్నప్పుడు కాదు కాబట్టి అది పెద్ద మార్పు మనకు 2 పాయింట్ల గాస్ క్వాడ్రేచర్ రూల్ ఏమి ఇస్తుందో చూద్దాం కాబట్టి మనం ముందు చెప్పినట్లుగా క్వాడ్రేచర్ రూల్ నోడ్స్ మరియు వెయిట్స్ ద్వారా నిర్వహించబడతాయి కాబట్టి మనం 2 పాయింట్ రూల్ని ఎంచుకుంటే N 2 కి సమానం ఇది మనం తీసుకోబోయే ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్లో పాలినామియల్ రూట్స్ సరళంగా ఉన్నాయని మీరు చూడగల నోడ్స్ xi ±1√3 ఇప్పటికే తెలుసు మరియు కొంత అదనపు సమాచారం అవసరమవుతుంది అవి వెయిట్స్ ఈ కేసులో Wi 1 కి అదనపు సమాచారాన్ని మీకు ఇస్తాము సాధారణంగా ఇవి ఉండవలసిన అవసరం లేదు మరియు మీరు దానిని జాగ్రత్తగా లెక్కించాలి కాబట్టి దీనిని ఇక్కడ విశ్లేషిద్దాం కాబట్టి మనం మొత్తాన్ని Wif పొందబోతున్నాము ఇది సాధారణ ఫార్ములా కాబట్టి అది 1 x f 1√31 x f1√3 అవుతుంది మరియు ఇది మనకు 1 1√3³ 11√3³ ఇవ్వబోతోంది మరియు మనం దీనిని చాలా సరళంగా విశ్లేషించవచ్చు కాబట్టి a³b³ ab a² abb² 21 1√3² 1 ⅓11√3² ఈ కేసులో మీకు సమాధానం 4 వస్తుంది కాబట్టి మనం చేసినది కేవలం 2 పాయింట్ గాస్ క్వాడ్రేచర్ రూల్ని మాత్రమే ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన సమాధానం 4 ని పొందగలిగాము ఇది మనకు ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే 2 N 1 ఆర్డర్ చేయడానికి 2 పాయింట్ గాస్ క్వాడ్రేచర్ రూల్ యాక్యూరేట్ అని మనకు తెలుసు మరియు ఈ కేసులో N2 కాబట్టి ఇక్కడ 3 ఆర్డర్ ఫంక్షన్ను యాక్యూరేట్ క్యూబిక్ పాలినామియల్ చేయడం కాబట్టి మనకు సరైన సమాధానం లభించడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే అన్ని పరిస్థితులు సంతృప్తి చెందాయి కాబట్టి ఈ కేసులో కేవలం 2 ఫంక్షన్ మూల్యాంకనాలను కలిగి ఉండటం ద్వారా మీరు ఒకే సమాధానాన్ని పొందుతారు అయితే మీరు కొద్దిగా సరికాని క్వాడ్రేచర్ రూల్ని ఉపయోగిస్తే 3 పాయింట్ల ఇవాల్యూయేషన్ కూడా తప్పు సమాధానాన్ని ఇస్తుంది కాబట్టి ఇది సరైన క్వాడ్రేచర్ రూల్ని ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కాబట్టి ఇది మరింత ప్రాచుర్యం పొందినందున సంఖ్యాత్మక ఇంటిగ్రేషన్ లేదా క్వాడ్రేచర్ పై ఈ మాడ్యూల్ ముగింపుకు తీసుకువస్తుంది